శుభాకాంక్షలు మాడ్యూల్ 3 యూనిట్ 15 కు స్వాగతం డిజైన్ ఆలోచన కోసం సూచన మునుపటి యూనిట్లో బోధనకు అనుకరణ విధానం మనము చూశాము ఈ యూనిట్లో ఇంజనీరింగ్ డిజైన్ థింకింగ్ కోసం సూచనలను అర్థం చేసుకుంటాము డిజైన్ ప్రధాన కోణంలో ఇంజనీరింగ్ యొక్క సారాంశం డిజైన్ అవసరాన్ని గుర్తించడంతో ప్రారంభమవుతుంది మరియు వినియోగదారు చేతిలో ఉన్న ఉత్పత్తి లేదా వ్యవస్థతో ముగుస్తుంది ఇది ప్రధానంగా విశ్లేషణ కంటే సంశ్లేషణకు సంబంధించినది ఇది ఇంజనీరింగ్ సైన్స్ కు కేంద్రంగా ఉంది ఇది ఒక ప్రసిద్ధ నిర్వచనం మరొక నిర్వచనం డిజైన్ ఇంజనీరింగ్ను నిర్వచిస్తుంది సమాజాన్ని మెరుగుపరచడానికి క్రొత్త విషయాలను సృష్టించడం ఇంజనీర్ పని డిజైన్లో విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడం విశ్వవిద్యాలయం యొక్క బాధ్యత మేము విశ్లేషణపై దృష్టి కేంద్రీకరించే కోర్ ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులను మాత్రమే బోధించకూడదు కాని విద్యార్థులకు ఇంజనీరింగ్ డిజైన్లో బాగా శిక్షణ ఇవ్వాలి ఇది సంశ్లేషణ చర్య ఇంజనీరింగ్ డిజైన్ యొక్క నిర్వచనానికి మరో ప్రసిద్ధ విధానం ఇంజనీరింగ్ డిజైన్ అనేది ఒక క్రమమైన తెలివైన ప్రక్రియ దీనిలో డిజైనర్లు పరికరాలు వ్యవస్థలు లేదా ప్రక్రియల కోసం భావనలను రూపొందిస్తారు మరియు నిర్దేశిస్తారు దీని రూపం మరియు పనితీరు ఖాతాదారుల లక్ష్యాలను లేదా వినియోగదారుల అవసరాలను సాధిస్తాయి కొంచెం విస్తృతంగా కనిపిస్తోంది కాని ఇది ఇంజనీరింగ్ డిజైన్ యొక్క సారాన్ని సంగ్రహిస్తుంది బ్లూమ్ యొక్క వర్గీకరణ ప్రకారం మనం సాధారణంగా ఉపయోగించే దానికంటే కొంచెం భిన్నమైన రీతిలో అతను "కాన్సెప్ట్" అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడని గమనించండి ఈ సందర్భంలో భావనల ద్వారా సాధారణంగా అర్థం ఏమిటంటే కార్యాచరణను పేర్కొనడం లేదా పరికరం లేదా వ్యవస్థను ఉపయోగించాల్సిన ఉపయోగాన్ని పేర్కొనడం కాబట్టి డిజైన్ సమస్యలు డిజైనర్కు క్లయింట్ లేదా కస్టమర్ను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి వారు వినియోగదారులుగా పిలువబడే అంతిమ వినియోగదారుల సమితిని మనస్సులో ఉంచుతారు దీని ప్రయోజనం కోసం డిజైన్ కళాకృతి అభివృద్ధి చేయబడుతోంది రూపకల్పన ప్రక్రియ సంక్లిష్టమైన అభిజ్ఞా ప్రక్రియ డిజైన్ సాధారణంగా నేర్చుకోవడం కష్టమని మరియు విశ్వవ్యాప్తంగా బోధించడం కష్టమని భావిస్తారు రూపకల్పన ఆలోచన పరిష్కారాలను అభివృద్ధి చేసేటప్పుడు డిజైనర్లు పాల్గొనే విచారణ మరియు అభ్యాసం యొక్క సంక్లిష్ట అభిజ్ఞా ప్రక్రియను ప్రతిబింబిస్తుంది కాబట్టి డిజైన్ అనేది కళాకృతిని సృష్టించే వాస్తవ ప్రక్రియ మరియు డిజైన్ ఆలోచన అనేది అభిజ్ఞా ప్రక్రియ ఇది డిజైనర్ల మనస్సుల్లోకి వెళుతుంది డిజైన్ థింకింగ్ అనే పదాన్ని మొట్టమొదట పీటర్ రోవ్ తన పుస్తకంలో డిజైన్ థింకింగ్ అనే పేరుతో 1987 లో ప్రచురించారు అతని పుస్తకం యొక్క దృష్టి ఆర్కిటెక్చర్ మరియు అర్బన్ ప్లానింగ్లో డిజైన్ థింకింగ్ ఇది డిజైన్లోని నమూనాల మూలానికి సమానంగా ఉంటుంది రూపకల్పనలో నమూనాలు వాస్తుశిల్పం సందర్భంలో కూడా పుట్టుకొచ్చాయి కాని తరువాత కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సంబంధిత రంగాలలో బాగా ప్రాచుర్యం పొందాయి అదేవిధంగా డిజైన్ థింకింగ్ అనే పదం వాస్తుశిల్పం మరియు పట్టణ ప్రణాళిక సందర్భంలో ఉద్భవించింది కానీ ఇప్పుడు ఇది మొత్తం ఇంజనీరింగ్ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందింది ఇంజనీరింగ్ డిజైన్ యొక్క నిర్దిష్ట సందర్భంలో డిజైన్ ఆలోచన ఇప్పుడు ఇంజనీరింగ్ పాఠ్యాంశాల యొక్క సమగ్ర మరియు అవసరమైన అంశంగా అంగీకరించబడింది MIT యొక్క CDIO ఆలోచన రూపకల్పన అమలు ఆపరేట్ తరచుగా కోట్ చేయబడిన ఉదాహరణ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క డి స్కూల్ కూడా ప్రస్తావించబడింది కాని ఇది అండర్గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పాఠ్యాంశాల సందర్భంలో ప్రత్యేకంగా లేదు NBA పేర్కొన్న అనేక ప్రోగ్రామ్ ఫలితాలు ఇంజనీరింగ్ డిజైన్కు నేరుగా సంబంధించిన సామర్థ్యాలను సూచిస్తాయి ఇంజనీరింగ్ డిజైనర్లు వ్యవస్థల సందర్భంలో ప్రదర్శిస్తారు వారు ముందుకు వెళ్ళేటప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు సామాజిక ప్రక్రియలో జట్ల సహకారంతో పని చేస్తారు మరియు ఒకదానితో ఒకటి అనేక భాషలను మాట్లాడతారు ఇవి డిజైన్ భాషలు ఈ సామర్థ్యాలను సులభతరం చేయడానికి సూచన చాలా క్లిష్టమైన డిజైన్ కార్యాచరణ ఇది బోధనా రూపకల్పన కార్యాచరణ అని మేము చెప్పగలం ఇంజనీరింగ్ డిజైన్ థింకింగ్ "ఇంజనీరింగ్ డిజైన్ థింకింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్" httpwww orgaboutpublicationsjeeupload2005jee sample htm నుండి తీసుకోబడిన కొన్ని ముఖ్య లక్షణాలు ఉత్పాదక ప్రశ్నలు వ్యవస్థల ఆలోచన అనిశ్చితి డిజైన్ నిర్ణయ ఎంపికలు జట్టుకృషి విజువలైజేషన్ సృజనాత్మకత డిజైన్ భాషలలో కమ్యూనికేషన్ ఈ సమస్యలన్నింటినీ మేము క్లుప్తంగా చూస్తాము డిజైన్ థింకింగ్ కోసం సూచన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి మరియు ఈ సమస్యలన్నింటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు లోతైన తార్కిక ప్రశ్నలను ఆహ్వానిస్తాయి కాని సమాధానాలు సంబంధిత జ్ఞాన డొమైన్లోని 'నిజమైన' సమాధానాలకు అనుగుణంగా ఉండాలి అంటే ప్రశ్న యొక్క లక్ష్యం నిజమైన లేదా సరైన సమాధానం వద్దకు రావడం దీనికి విరుద్ధంగా డిజైన్ ఆలోచన సమయంలో తలెత్తే ప్రశ్నలు ప్రకృతిలో అన్వేషణాత్మకమైనవి మరియు వాటి లక్ష్యాలు కొన్ని సరిగ్గా నిర్వచించబడిన సరైన నిజమైన సమాధానాలను చేరుకోవడంలో నిజమైన సమాధానాలు కావు కానీ పరిష్కార మార్గాలను రూపొందించడానికి ఉపయోగపడే కస్టమర్ల అదనపు ఆలోచనలు మరియు ఉద్దేశాలు ఇది అవసరాలు లేదా అవ్యక్త అవసరాలు లేదా కస్టమర్ల ఉద్దేశాలను తెలియజేసే ప్రక్రియ అవి ప్రకృతిలో మరింత ఉత్పాదకత కలిగివుంటాయి మరియు నిజమైన సమాధానం లాంటిది ఏదీ లేదు కానీ అవి ప్రకృతిలో అన్వేషణాత్మకమైనవి సాధారణంగా ఈ రెండు రకాల ప్రశ్నలను వరుసగా కన్వర్జెంట్ థింకింగ్ మరియు డైవర్జెంట్ థింకింగ్ అని పిలుస్తారు చాలా ఇంజనీరింగ్ పాఠ్యాంశాలు విద్యార్థులను కన్వర్జెంట్ థింకింగ్లో శిక్షణ ఇస్తాయి డిజైన్ థింకింగ్లో విభిన్న విచారణ ను బోధించడం సాధారణంగా ఇంజనీరింగ్ పాఠ్యాంశాలలో పరిష్కరించబడదు కేస్ స్టడీ ఆధారిత సమూహ చర్చ లు విద్యార్థులకు ఉత్పాదక ప్రశ్నలు అడగడానికి సహాయపడతాయి విద్యార్థులను తయారు చేయడానికి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మరియు ఉత్పాదక ప్రశ్నలను అడిగే సామర్థ్యాన్ని పెంపొందించడానికి స్పష్టమైన శిక్షణ అవసరం నిజమైన క్లయింట్లతో సంభాషణలు సాధ్యమైన చోట మరియు బోధకుడి నుండి తదుపరి మార్గదర్శకత్వం గొప్ప సహాయంగా ఉంటుంది రోల్ ప్లే సిమ్యులేషన్ గేమ్స్ కూడా ఖచ్చితంగా సహాయపడతాయి ఇన్స్టిట్యూట్స్ అటువంటి కార్యకలాపాల కోసం స్పృహతో ప్లాన్ చేయాలి ఎందుకంటే రెగ్యులర్ కోర్సులు కన్వర్జెంట్ ప్రశ్నలు కన్వర్జెంట్ థింకింగ్పై మాత్రమే దృష్టి పెడతాయి మరియు విభిన్న ఆలోచన ఉత్పాదక ప్రశ్నలకు ప్రత్యేక దృష్టి అవసరం విద్యార్థులు ఆ సామర్థ్యాలను పొందాలంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇంజనీరింగ్ వ్యవస్థలు మరింత ప్రతిష్టాత్మకంగా మరియు సంక్లిష్టంగా మారుతున్నాయి సామర్థ్యాలు పెరిగేకొద్దీ సాంకేతికతలు మరింత అధునాతనమవుతాయి వినియోగదారుల ఆశయాలు మరింత అధునాతనమవుతాయి వ్యవస్థలు కూడా మరింత క్లిష్టంగా మారుతాయి ఎన్బిఎ యొక్క మరింత పిఒలు పర్యావరణం సుస్థిరత సమాజం చట్టపరమైన సమస్యలు మరియు మొదలైన వాటికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి వ్యవస్థ యొక్క బహుళ భాగాల మధ్య పరస్పర చర్యలు మరియు వ్యవస్థ మరియు పర్యావరణం మధ్య పరస్పర చర్యల నుండి ఉద్భవించే అనుకోని పరిణామాలను ఊహించడానికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి అనేక భాగాలను కలిపినప్పుడు ఫలిత సంక్లిష్టత అనుకోని ఫలితాలకు దారితీస్తుంది పరిణామాలు అనుకోనివి భాగాలు ఉపవ్యవస్థలు లేదా వ్యవస్థ మరియు పర్యావరణం మధ్య పరస్పర చర్యల నుండి అవి ఉత్పన్నమవుతాయి అసంపూర్ణ సమాచారంతో వ్యవహరించడానికి వారికి శిక్షణ ఇవ్వాలి ఇది ఏదైనా వాస్తవ ప్రపంచ సమస్యలో సాధారణంగా ఉంటుంది అస్పష్టమైన లక్ష్యాలు కస్టమర్లు తరచూ వారు ఖచ్చితంగా ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా తెలియదు మరియు ఉజ్జాయింపు నమూనాలు డిజైన్ సమయంలో మేము సృష్టించే దాదాపు ప్రతి మోడల్ వాస్తవికతకు ఒక అంచనా కాబట్టి ఉజ్జాయింపు నమూనాలు అనిశ్చితిని జాగ్రత్తగా నిర్వహించటం మరియు గణాంకపరంగా ఆలోచించటం ఇచ్చిన సందర్భంలో భౌతిక పరిమాణాల గురించి సుమారుగా అంచనా వేయటం మరియు ఇది డిజైన్ యొక్క చిత్తశుద్ధిపై తనిఖీలు మరియు సురక్షితంగా విస్మరించగల పారామితులను గుర్తించడానికి అవసరం సాధారణంగా ఒక సంక్లిష్ట వ్యవస్థ చాలా పారామితులను కలిగి ఉంటుంది మరియు అన్ని పారామితులను జాగ్రత్తగా చూసుకోవడం డిజైన్ బృందానికి మానవీయంగా దాదాపు అసాధ్యం కాబట్టి తరచూ మేము పాల్గొన్న భౌతిక పరిమాణాల గురించి కఠినమైన అంచనాలను తయారు చేస్తాము మరియు తరువాతి రూపకల్పన ప్రక్రియలో ఏ పారామితులను సురక్షితంగా విస్మరించవచ్చనే దానిపై తీర్పు ఇస్తాము ఇది కూడా మనం విద్యార్థులకు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వవలసిన నైపుణ్యం అవసరమైనప్పుడు తగిన ప్రయోగాలను రూపొందించడానికి అదనపు డేటాను పొందడానికి డిజైన్ ఆలోచనను ధృవీకరించడానికి కొన్ని అవసరాలను మరింత స్పష్టంగా చెప్పడానికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి మనం కొన్ని తగిన ప్రయోగాలు చేయవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి తగిన ప్రయోగాలను ఎలా రూపొందించాలో కూడా విద్యార్థులకు నేర్పించాలి బహుళ విషయ సబ్జెక్టులలో బహుళ సాంస్కృతిక బృందాలలో పనిచేయడానికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి మరొక పిఒ ఈ అవసరాన్ని కూడా చెబుతుంది తగిన డిజైన్ భాషలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయండి అవి వచన ప్రకటనలు గ్రాఫికల్ ప్రాతినిధ్యాలు గణిత లేదా విశ్లేషణాత్మక నమూనాలు లేదా ఒక నిర్దిష్ట డొమైన్కు ప్రత్యేకమైనవి కాబట్టి వారు తగిన డిజైన్ భాషలను ఉపయోగించాలి డిజైన్ నిర్ణయ ఎంపికలు ఎలా చేయాలంటే చాలా సార్లు అవి సరైనవి మరియు తప్పుగా ఉన్న వాటి మధ్య కాకుండా పూర్తిగా సరైన వాటిమధ్య నే ఎంపిక చేయాలి రెండు ఎంపికలు సరైనవి కానీ ఏది మంచి ఎంపిక అని మీరు నిర్ణయించుకోవాలి సమర్థత పరంగా ఖర్చు పరంగా మార్కెట్కి సమయం పరంగా వినియోగం పరంగా మంచిది అనేక పారామితులు ఉండవచ్చు తప్పనిసరిగా రెండూ సరైనవి కానీ డిజైనర్లు వాటిలో ఒకదాన్ని ఎన్నుకోవాలి మరియు ఈ రకమైన ఆలోచనకు కూడా చాలా నిర్దిష్టమైన శిక్షణ అవసరం మానవ వనరులు ఖర్చులు మరియు షెడ్యూల్తో సహా వనరుల అవసరాలను అంచనా వేయండి డిజైన్ ఆలోచన కోసం సాధ్యమయ్యే కొన్ని విధానాలు ప్రాజెక్ట్ ఆధారిత బోధన సమస్య ఆధారిత సూచన అనుకరణ ఆధారిత బోధన మరియు బోధనకు అనుభవపూర్వక విధానం ఈ నాలుగు విధానాలు మేము మునుపటి యూనిట్లలో చర్చించాము మరియు ఈ విధానాల యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులను మేము చూశాము మరియు మేము నిర్దిష్ట సందర్భోచిత సందర్భాన్ని కూడా చూశాము ఈ విధానాలను నిర్దిష్ట సంస్థలకు మరియు నిర్దిష్ట సందర్భాలకు అనుగుణంగా మార్చడం అవసరం మునుపటి యూనిట్లలో చర్చించినట్లుగా ఇంజనీరింగ్ పాఠ్యాంశాల్లో డిజైన్ థింకింగ్ కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన విధానం మరియు ప్రాజెక్ట్ ఆధారిత బోధనగా నిరంతరాయంగా ఉంటుంది ఎందుకంటే ఆ కార్యాచరణ ఇంజనీర్లు వారి వృత్తిపరమైన అభ్యాసంలో పాల్గొనే కార్యాచరణను చాలా దగ్గరగా పోలి ఉంటుంది సాంప్రదాయకంగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ పాఠ్యాంశాలు ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్లో ఒక ప్రధాన ప్రాజెక్ట్ పనిని కలిగి ఉన్నాయి మరియు ఇంజనీరింగ్ డిజైన్ కార్యకలాపాలతో పాల్గొనడానికి విద్యార్థులకు అందించిన మొదటి మరియు ఏకైక అవకాశం ఇది CDIO ఫ్రేమ్వర్క్ సాధారణంగా దీనిని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు కాని భారతదేశంలో మరింత సాధారణ పరిభాష దీనిని ప్రధాన ప్రాజెక్ట్ లేదా చివరి సంవత్సరం ప్రాజెక్ట్ అని పిలుస్తారు కొన్ని ప్రోగ్రామ్లు ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ మరియు సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఒక కోర్ కోర్సును కలిగి ఉంటాయి తరచుగా సిద్ధాంతం మాత్రమే కోర్సు మునుపటి సెమిస్టర్లలో రూపకల్పన పై సాధారణంగా 4 వ లేదా 5 వ లేదా 6 వ సెమిస్టర్లో ఉంటుంది చాలా ఇన్స్టిట్యూట్లకు ఒక సిద్ధాంతం కోర్సు ఉంది కానీ ఇది అన్ని విభాగాలలో సాధారణం కాదు చాలా తరచుగా మెకానికల్ ఇంజనీరింగ్ మరియు కొన్నిసార్లు సివిల్ ఇంజనీరింగ్ అటువంటి కోర్సును కలిగి ఉంటాయి కానీ తరచుగా ఇది సిద్ధాంతం మాత్రమే కోర్సు కొన్ని సంస్థలలో వాటికి కొన్ని ప్రయోగశాల భాగాలు ఉన్నాయి ఇక్కడ వారు సాధారణంగా డిజైన్ కార్యాచరణలో ఉపయోగపడే కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజీల వాడకాన్ని బోధిస్తారు చివరి సంవత్సరంలో ప్రధాన ప్రాజెక్ట్ నిజంగా విలువైనది విద్యార్థులు సంశ్లేషణ చర్యలో పాల్గొనడం ఇదే మొదటిసారి ఇది వారికి నిజమైన ఇంజనీరింగ్ డిజైన్ అనుభవాన్ని ఇస్తుంది కానీ ఈ పథకం లో చివరి సంవత్సరంలో లేదా చివరి సెమిస్టర్లో చాలా ఆలస్యంగా కనిపిస్తుంది ఈ సందర్భంలో ఒక ప్రాజెక్ట్ స్థానంలో అదనపు థియరీ కోర్సులు చేయడానికి విద్యార్థులకు ఒక ఎంపికను ఇవ్వాలనే కొన్ని సంస్థల ఆలోచన బహుశా మంచి చర్య కాదు మొదటి సంవత్సరంలోనే విద్యార్థులకు డిజైన్ అనుభవాన్ని అందించడం ప్రస్తుతం మరింత అనుకూలమైన విధానం ప్రోగ్రామ్లో చేరిన ఇంజనీరింగ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో మాత్రమే ఇంజనీరింగ్ డిజైన్ అవగాహన అనే ఆలోచన తరచుగా వస్తుంది ఆ సమయానికి కొంతమంది విద్యార్థులు డీమోటివేట్ అవుతారు మొత్తం మొదటి సంవత్సరంలో వాస్తవానికి ఇంజనీర్లు ఏమి చేస్తారు అనేదానికి బహిర్గతం లేదు మొదటి సంవత్సరంలోనే విద్యార్థులను ఇంజనీరింగ్ డిజైన్ కార్యకలాపాలకు బహిర్గతం చేయాలనే ఆలోచన ఉంది ఒక స్వతంత్ర డిజైన్ థింకింగ్ కోర్సు 0 సిద్ధాంతం 0 ట్యుటోరియల్ 1 ల్యాబ్ లేదా 0 సిద్ధాంతం 0 ట్యుటోరియల్ 2 ల్యాబ్ యూనిట్లు ఎంచుకోవచ్చు మరియు ప్రాజెక్ట్ ఆధారిత బోధనా విధానాన్ని ఉపయోగించి మొదటి సంవత్సరంలోనే ప్రవేశపెట్టబడుతుంది మళ్ళీ CDIO ఫ్రేమ్వర్క్ దీనిని కార్న్స్టోన్ ప్రాజెక్ట్ అని పిలుస్తుంది కాని భారతదేశంలో దీనిని డిజైన్ థింకింగ్ కోర్సుగా ఎక్కువగా ఉపయోగిస్తాము ఇప్పటికే చర్చించిన సమస్యలను పరిష్కరించడానికి బోధకుడు గణనీయమైన సందేశాత్మక సూచనలను అందించాలి ఎందుకంటే విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఉన్నారు మరియు మేము చర్చించిన అనేక సమస్యలు ఇంజనీరింగ్ డిజైన్ ఆలోచన యొక్క లక్షణాలు బోధకులు విద్యార్థులకు కొన్ని అదనపు సూచనలను అందించాల్సి ఉంటుంది ముఖ్యంగా మొదటి సంవత్సరంలో ఉన్న సవాళ్లు ఈ సవాళ్లు చివరి సంవత్సరపు ప్రాజెక్టులో కూడా ఉన్నాయి కాని అవి మొదటి సంవత్సరం ప్రాజెక్టుతో మరింత తీవ్రంగా మారతాయి ఎందుకంటే విద్యార్థులు ఇంకా డొమైన్ నిర్దిష్ట కోర్సులు లేదా ఇంజనీరింగ్ కోర్సులకు ఎక్కువగా బహిర్గతం కాలేదు మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులలో ఒకటి లేదా రెండు ప్రాథమిక పరిచయ కోర్సులుమాత్రమే తెలిసి ఉండవచ్చు సమస్యలు ఏమిటంటే మేము ప్రారంభ సమస్యను ఎలా రూపొందిస్తాము సహజ భాషను ఉపయోగించి అస్పష్టంగా మసకగా ఇచ్చిన స్టేట్మెంట్ నుండి ఇంజనీరింగ్ పరంగా సమస్యను ఎలా రూపొందించాము ప్రారంభ సూత్రీకరణ ఎలా జరుగుతుంది చివరగా ఇంజనీరింగ్ పరంగా ఇది ఒక నిర్దిష్ట సమస్యను ఎలా పొందుతుంది సహజమైన భాషలో సమస్య యొక్క అస్పష్టంగా మసకగా ఉన్నటువంటి స్టేట్మెంట్ నుండి పూర్తిగా పేర్కొన్న సమస్య యొక్క ఇంజనీరింగ్ పరంగా అత్యంత నిర్దిష్ట స్టేట్మెంట్కు వెళ్ళడానికి మేము విద్యార్థులకు ఎలా శిక్షణ ఇస్తాము మేము మల్టీడిసిప్లినరీ బృందాలను ఎలా ఏర్పాటు చేస్తాము అవసరమైన సామర్థ్యాలు కొన్ని ప్రాథమిక రూపకల్పన అంశాలు సాధనాలు వైఖరి కొన్ని యంత్రాలు మరియు కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజీలు కూడా కొన్ని ప్రాథమిక విషయాల అవగాహన అవసరం మేము విద్యార్థులకు కొంత ప్రాథమిక శిక్షణను అందించాలి తద్వారా వారు ప్రాజెక్ట్ను నిర్వహించడానికి కొన్ని కనీస సామర్థ్యాలను పొందుతారు ఉపయోగించాల్సిన డిజైన్ ప్రక్రియ నిర్దిష్ట ప్రక్రియ దశలు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మరియు విద్యార్థులకు ఆ ప్రక్రియ దశల్లో శిక్షణ ఇవ్వాలి స్పష్టంగా చాలా ఇన్స్టిట్యూట్లలో మొదటి సంవత్సరంలో చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ప్రాజెక్ట్ బృందాలను నిర్వహించడానికి ఇది చాలా పెద్దదిగా ఉంటుంది అధ్యాపకుల వైపు నుండి గణనీయమైన సమయం మరియు కృషి అవసరం అధ్యాపకులపై భారం చాలా గణనీయంగా ఉంటుంది మరియు ఈ వనరులను తగినంత సంఖ్యలో కలిగి ఉండటానికి మేము ప్రణాళిక చేయాలి అంచనా కూడా ఒక సవాలు పూర్తి చేసిన పనిని మాత్రమే కాకుండా ఈ ప్రక్రియకు అనుగుణంగా విద్యార్థులు అర్థం చేసుకున్న మరియు డిజైన్ విధానాన్ని అనుసరిస్తున్నారని అంచనా వేయాలి మేము తుది ఉత్పత్తిని కూడా అంచనా వేయాలి మరియు వ్యక్తిగత సహకారం మరియు జట్టు పని మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి విద్యార్థులు కూడా ఒక జట్టుతో పాటు వ్యక్తిగతంగా మదింపు చేయబడతారని అర్థం చేసుకోవాలి ఈ విషయాలను నిజంగా పాఠ్యాంశాల డిజైనర్లు పరిష్కరించాలి దీనికి సాధారణ విధానం ఏమిటంటే ప్రారంభంలో సిద్ధాంతం మరియు సాధనాల యొక్క కనీస ప్రత్యక్ష సూచనలు అందించబడతాయి నేను చెప్పినట్లుగా విద్యార్థులకు కొన్ని కనీస సామర్థ్యాలను అందించడానికి ఈ ఎక్స్పోజర్ అవసరం సమస్య సూత్రీకరణ దశలో క్లోజ్ మెంటరింగ్ కూడా జరుగుతుంది ఎందుకంటే వారు అస్పష్టంగా పేర్కొన్న సమస్యను ఖచ్చితమైన ఇంజనీరింగ్ నిబంధనలుగా అనువదించాల్సిన అవసరం ఉంది మరియు ఇది మళ్ళీ అధ్యాపకులపై భారం పడుతుంది మార్గదర్శకత్వం క్రమంగా తగ్గుతుంది తద్వారా విద్యార్థులు అధ్యాపకుల పై ఆధారపడకుండా స్వతంత్రంగా మరియు వారి స్వంత సమూహాలలో ఆలోచించటానికి అనుగుణంగా ఉంటారు ఇది ప్రారంభ దశలో జరుగుతుంది అధ్యాపకులపై లోడ్ ఇన్స్టిట్యూట్ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యగా మిగిలిపోతుంది కొన్ని ఇన్స్టిట్యూట్లలో మరొక విధానం ప్రయత్నిస్తున్నారు ఇది ఇప్పటికీ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందలేదు కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రయత్నిస్తున్నాయి మరియు ఇది కొన్ని ఇన్స్టిట్యూట్లలో కూడా విదేశాలలో ప్రయత్నించబడింది సిద్ధాంతం మరియు సాధనాల ప్రారంభ కనీస ప్రత్యక్ష సూచన సుమారు 2 వారాలు సాఫ్ట్వేర్ ప్యాకేజీలతో పాటు యంత్రాలు మరియు ఉపయోగించాల్సిన సాధనాల పై అవగాహన కు సుమారు రెండు వారాలు సమయం పడుతుంది డిజైన్ సాధనాలను నేర్చుకోవడానికి ఒక ఆధారాన్నిమూలాన్ని అందించడానికి అధ్యాపకులు కేటాయించిన చాలా చిన్న ప్రాజెక్ట్ ఇది సుమారు 4 వారాలు కావచ్చు డిజైన్ సమస్యపై బృందంలో పనిచేయాలనే ఆలోచనతో ప్రాజెక్ట్ జట్లు సౌకర్యవంతంగా ఉండటానికి ఇది ప్రకృతి లో మరింత అన్వేషణాత్మకమైనది కాబట్టి విద్యార్థులను డిజైన్ ఆలోచనకు గురిచేయడం ముఖ్య ఉద్దేశం అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్లో ఒక చిన్న ప్రాజెక్ట్ సుమారు 3 వారాలు పూర్తయిన ఉత్పత్తి ఇవ్వబడుతుంది మరియు ఉత్పత్తి ఎలా సంశ్లేషణ చేయబడిందో అర్థం చేసుకోవడానికి విద్యార్థులు రివర్స్ ఇంజనీరింగ్ కార్యకలాపాలను చేస్తారు ఇది సాధారణంగా ఒక రకమైన చర్చ తరువాత జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు ఈ తుది ఉత్పత్తికి రావడానికి అనుసరించే డిజైన్ ప్రక్రియ గురించి వారి వ్యాఖ్యలను మరియు అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు నిజమైన లేదా రోల్ ప్లే క్లయింట్ కోసం ప్రధాన డిజైన్ ప్రాజెక్ట్ సుమారు 6 వారాల పాటు ఈ శిక్షణా కార్యకలాపాల యొక్క నిజమైన ఉన్నతస్థితి ఇది నిజమైన ఇన్స్టిట్యూట్ కోసం ఈ ప్రాజెక్ట్ చేయాలనే ధైర్యమైన చర్యను కొన్ని సంస్థలు తీసుకున్నాయి సాధారణంగా క్లయింట్ స్థానిక సంఘానికి చెందిన వ్యక్తి కాబట్టి విద్యార్థులు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి స్థానిక సంఘాలను సందర్శించడానికి పంపబడుతున్నారు తరువాత తిరిగి వచ్చి అధ్యాపకులతో చర్చించి సమస్య యొక్క సూత్రీకరణతో బయటికి వస్తారు దీని పరిష్కారం స్థానిక సమాజంపై కొంత ప్రభావం చూపుతుంది అటువంటి విషయం సాధ్యం కాని చోట బోధకుడు క్లయింట్ పాత్రను పోషించగలడు లేదా కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్ జట్లు ఖాతాదారుల పాత్రలను పోషిస్తాయి కానీ క్లయింట్ నుండి అవసరాలను తీర్చాలనే ఆలోచనకు కొంత ఎక్స్పోజర్ ఇవ్వాలి చాలా ఇన్స్టిట్యూట్లలో అవసరాలను తీర్చే ప్రక్రియ దశ ఉంది ఈ ప్రత్యేక ప్రక్రియ దశలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి మొదటి సంవత్సరంలోనే విద్యార్థులకు ఇంజనీరింగ్ డిజైన్ థింకింగ్ మరియు డిజైన్లో అనుభవం లభిస్తుంది ఇది బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది కానీ మళ్ళీ ప్రధాన సవాలు అధ్యాపకులపై భారం ఉత్పత్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఆలోచనల సంఖ్య అందించాల్సిన వనరులు విద్యార్థి బృందాలను మెంటరింగ్ చేయడానికి ఖర్చు చేయాల్సిన సమయం మరియు అంచనా మరియు మూల్యాంకనంలో గడిపిన సమయం అధ్యాపకులపై గణనీయమైన భారాన్ని సూచిస్తాయి ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మొదటి సంవత్సరంలో ఒక డిజైన్ ప్రాజెక్ట్ బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ప్రయోజనాలు అన్ని వాటాదారులచే చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పరిశ్రమలు కూడా మొదటి సంవత్సరంలోనే ఇంజనీరింగ్ డిజైన్ మరియు ఇంజనీరింగ్ డిజైన్ ఆలోచనలను విద్యార్థులు బహిర్గతం చేయడం చాలా ఆకర్షణీయంగా ఉంది ఇది ఇంజనీరింగ్ పట్ల విద్యార్థుల ఆసక్తిని పెంచుతుందని మరియు ఉన్నత సెమిస్టర్లలో మెరుగైన అభ్యాసాన్ని ప్రేరేపిస్తుందని వారు కనుగొన్నారు వారు పై సెమిస్టర్లలో అధ్యయనం చేసిన కోర్సుల సందర్భాన్ని బాగా చూడగలుగుతారు మరియు వారు ఆ కోర్సులను వారి వృత్తిపరమైన అవసరాలకు మెరుగైన పద్ధతిలో సంబంధం కలిగి ఉంటారు ఇది వారి చివరి అంకం ప్రాజెక్టు మెరుగైన పనితీరుకు దారితీస్తుంది వారు ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ చేసిన అనుభవం కలిగి ఉన్నారు మొదటి సంవత్సరంలో ఇంజనీరింగ్ డిజైనర్ మార్గంలో ఆలోచించడం మరియు చివరి సంవత్సరం ప్రాజెక్టులో మెరుగైన పనితీరును సాధించడం సాధ్యపడుతుంది ఇది వారి నియామక అవకాశాన్ని పెంచుతుంది మరియు పరిశ్రమ కూడా వారిని మరింత ఉపాధి పొందగలరని కనుగొనబడింది కొన్ని సంస్థలు ఆలస్యంగా రెండవ మరియు మూడవ సంవత్సరాల్లో కూడా డిజైన్ థింకింగ్ ఆలోచనతో ప్రయోగాలు ప్రారంభించాయి చివరి సంవత్సరం ఎల్లప్పుడూ సాధారణం మొదటి సంవత్సరం ఇది చాలా సంవత్సరాలుగా ప్రయత్నించబడింది మరియు ఇది కొనసాగుతోంది కానీ ఆలస్యంగా కొన్ని సంస్థలు రెండవ సంవత్సరం మరియు మూడవ సంవత్సరంలో కూడా డిజైన్ థింకింగ్ కోర్సును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే ఒక క్రమం ఉంది మొదటి సంవత్సరం నుండి చివరి సంవత్సరం వరకు డిజైన్ థింకింగ్ కోర్సుల పురోగతి క్రమానుసారంగా జరపబడుతుంది చివరి సంవత్సరంలో డిజైన్తో విద్యార్థులు సాధన చేయటం లేదానేర్చుకోవడం చాలా సాంప్రదాయంగా ఉంటుంది మొదటి సంవత్సరంలో డిజైన్తో సాధన చేస్తూ నేర్చుకోవడం ఎక్కువ సంస్థలలో ప్రవేశపెడుతూ ఉన్నారు కానీ కొన్ని సంస్థలు రెండవ సంవత్సరం మరియు లేదా మూడవ సంవత్సరంలో కూడా డిజైన్ ప్రాజెక్టుతో ప్రయోగాలు చేస్తున్నాయి కొందరు దీనిని రెండు సంవత్సరాలలో ప్రవేశపెడుతున్నారు కొందరు మూడవ సంవత్సరంలో మరికొందరు రెండవ సంవత్సరంలో ప్రయత్నిస్తున్నారు విద్యార్థులకు ఈ రకమైన ఎక్స్పోజర్ ఇవ్వడం విద్యార్థులకు ఈ తరహా డిజైన్ అనుభవాన్ని అందించడంపై దృష్టి మరింత ప్రాచుర్యం పొందుతోంది ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి కానీ అవసరమైన వనరులను అందించడం చాలా సవాలుగా ఉంటుంది ఇన్స్టిట్యూట్స్ వారి నిర్దిష్ట పరిస్థితుల అవసరాలను బట్టి వాటికి ఉత్తమమైనవి ఏమిటో ప్రయోగాలు చేసి నిర్ణయించుకోవాలి ఈ కార్యకలాపాల మిశ్రమం వారికి ఏ విధంగా ఉత్తమంగా పనిచేస్తుందో వారు నిర్ణయించాలి అన్ని ఇన్స్టిట్యూట్స్ అవలంబించే ఒక ప్రత్యేకమైన పరిష్కారం వంటిది ఏదీ లేదు వ్యాయామం 1 మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంజనీరింగ్ డిజైన్ సమస్యను అభివృద్ధి చేయండి మరియు దాని కోసం బోధనా వ్యూహాన్ని అభివృద్ధి చేయండి 2 మీ విద్యార్థులు కోరుకున్న అభ్యాసాన్ని సులభతరం చేయడానికి మీ విభాగంలో అమలు చేసిన బోధనా విధానాలను వివరించండి వ్యాయామం యొక్క ఫలితాలను story iisctagmail com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తరువాతి యూనిట్లో మెటాకాగ్నిటివ్ లెర్నింగ్ కోసం బోధనను మేము అర్థం చేసుకుంటాము మరియు బోధకులు నేర్చుకోవడం యొక్క మెటాకాగ్నిటివ్ అంశాలను ఎలా చూసుకుంటారు విద్యార్థుల అభ్యాసంపై చాలా ముఖ్యమైన అంశం ఇది విద్యార్థుల అభ్యాసంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది ధన్యవాదాలు